ఇప్పటి వరకు ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ నియంత్రణ యంత్రాంగంలు ఉన్నాయి పిఎల్సిలు సాంకేతిక విజ్ఞానంలకు మద్దతు ఇచ్చే పరిశ్రమలు ఉపయోగించబడతాయి కాబట్టి మనము ఈ సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రతిదానిని క్లుప్తంగా చూడబోతున్నాం PLC SCADA మరియు మొదలైనవి మరియు చివరికి మనము ఉపయోగించిన ఒక సందర్భ పరిశీలన లో ఈ PLC SCADA రకమైన వ్యవస్థ యొక్క ఉపయోగాన్ని మీకు చూపిస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఈ PLC SCADA రకమైన వ్యవస్థ సహాయంతో ఒక నిర్దిష్ట అనువర్తనాన్ని అమలు చేయడానికి వుపయొగిస్థారు కాబట్టి చివరికి నేను మీకు చూపిస్తాను కాబట్టి పారిశ్రామిక దృష్టాంతంలో ఈ నియంత్రణ భాగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రారంభంలోనే ప్రారంభిద్దాం కాబట్టి పారిశ్రామిక పరికరాలలో అవి పనిచేసే విధానం మరియు మొదలైన వాటిలో దీన్ని నియంత్రించే వివిధ ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి అక్కడ వేర్వేరు ఎలక్ట్రో మెకానికల్ సాధనాలు ఉన్నాయి మరియు ఇది వాటి అనుబంధ వ్యవస్థలు పరిశ్రమలలో యంత్రాలను నియంత్రించడానికి మరియు అభిప్రాయాన్ని అందించడానికి ఉపయోగించబడుతున్నాయి ఇది అమలులో ఉన్న ప్రక్రియను ఉపయోగిస్తుంది అంటే ఇది అమలులో ఉంది మరియు అందువలన కాబట్టి నాలుగు ప్రధాన భాగాలు ఉన్నాయి ఇక్కడ మొదటిది మనం అర్థం చేసుకోవాలి మొదటిది ప్రాసెస్ పారామితుల విలువలు సెన్సార్ల సహాయంతో కొలుస్తారు అప్పుడు సెట్ పాయింట్లు వస్తుందిసెట్ పాయింట్లు ప్రాథమికంగా ప్రాసెస్ పారామితుల యొక్క ప్రామాణిక విలువలు తరువాత కంట్రోలర్ ను సెట్ పాయింట్లతో పోలుస్తుంది కాబట్టి ఈ నియంత్రణ ఏమి చేస్తుంది మరియు ఈ చిత్రంలో కూడా మీరు ఇక్కడ చూస్తారు కాబట్టి మనకు ఈ నియంత్రణ ఉంది మనకు అక్యుయేటర్ వీటిని మార్చటానికి నియంత్రణ ప్రక్రియ నిర్ణయాల ఆధారంగా సవరించబడతాయి కాబట్టి ఇది ముఖ్యమైన భాగం ఈ ప్రత్యేక ప్రక్రియలో వేరియబుల్స్ యొక్క తారుమారు చాలా ముఖ్యమైన భాగం మరియు దాని కోసం ఈ కొలత చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ నియంత్రణ లూప్ సహాయంతో అందించబడతాయి కాబట్టి నియంత్రణ లూప్ యొక్క కొలిచిన విలువపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నియంత్రణలో రెండు రకాలు ఉన్నాయి కాబట్టి ప్రక్రియ నియంత్రణ కోసం ఉపయోగించే వివిధ పారిశ్రామిక నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి ఒకటి PLC ప్రోగ్రామబుల్ నియంత్రణరెండవది DCS విస్థరించిన నియంత్రణ వ్యవస్థలు మరియు మూడవది SCADA ఇది పర్యవేక్షక నియంత్రణ మరియు డేటా సముపార్జనపర్యవేక్షక నియంత్రణ మరియు డేటా సముపార్జన SCADA కాబట్టి ఈ SCADA మరియు SCADA ప్రాథమికంగాPLCల భావనను ఉపయోగిస్తాయి కాబట్టి ఈ PLC అంటే ఏమిటి కాబట్టి ప్రాథమికంగా PLC పారిశ్రామిక నియంత్రణ వ్యవస్థ కాబట్టి ఇది నియంత్రణ వ్యవస్థలో పారిశ్రామిక నియంత్రణ మరియు ఇది పారిశ్రామిక ప్రక్రియలను పర్యవేక్షించే ప్రోగ్రామింగ్ వ్యవస్థకు ముందే నిర్వచించిన సూచనలను కలిగి ఉంది మరియు దాని ఆధారంగా నియంత్రణ చర్యలు తీసుకోబడతాయి మరియు దాని కోసం మొదట పర్యవేక్షణ జరగాలి కాబట్టి ఇది ప్రాసెసర్ రోబోటిక్ ఉత్పాదక సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వేర్వేరు PLCలు వేర్వేరు రూపాల్లో ఉపయోగించబడుతున్నాయని మీరు కనుగొంటారు విస్థరించిన నియంత్రణ వ్యవస్థలు ప్రత్యేకంగా రూపొందించిన నియంత్రణ వ్యవస్థలు ఇవి అధిక సంఖ్యలో నియంత్రణ లూప్ ప్రాథమికంగా DCS మరియు DCS వాడకం యొక్క లక్షణాలు ప్రాథమికంగా పెరిగిన విశ్వసనీయతను అందిస్తాయి ఎందుకంటే పంపిణీ నియంత్రణ ఉంది కాబట్టి మీరు నియంత్రణను పంపిణీ చేసి ఉంటే అది ప్రాథమికంగా పెద్ద విశ్వసనీయతను అందిస్తుంది ఎందుకంటే నియంత్రణ కూడా పంపిణీ చేయబడింది కాబట్టి ఒక మూలకం విఫలమైతే మీరు ఇంకా మెరుగైన విశ్వసనీయతను కలిగి ఉంటారు DCS లో వాడుకలో ఉన్న ప్రధాన భాగాలు కేoధ్రిక్రుత సూపర్వైజరీ నియంత్రణ విస్థరించిన నియంత్రణ ఫీల్డ్ పరికరాలైన సెన్సార్లు యాక్యుయేటర్లు మరియు మొదలైనవి మరియు ఈ కమ్యూనికేషన్ వెన్నెముక హై స్పీడ్ నెట్వర్క్ కమ్యూనికేషన్ మరియు ఇది అధిక వేగం కలిగి ఉండాలి పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఉత్పాదక ప్రక్రియ కర్మాగారంలో వేర్వేరు కమ్యూనికేషన్ అవసరాలను తీర్చవలసిన అవసరం అది కాబట్టి మనము ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన SCADA ని పరిశీలిస్తాము పారిశ్రామిక ఆటోమేషన్ స్వయంప్రతిపత్తి పర్యవేక్షణ నియంత్రణ ప్రతిక్రియ చర్య మరియు మొదలైన వాటి గురించి మనం చాలా మాట్లాడుతున్నాము కాబట్టి పరిశ్రమ 4 0 యొక్క అవసరాలను సాధించడానికి ఈ రకమైన పరికరం SCADA ఆధారిత పరికరం ప్రాథమికంగా సహాయపడుతుంది కాబట్టి పారిశ్రామిక ప్రక్రియ ఆటోమేషన్ ని నేను మీకు చూపించబోతున్నాను కాని అది చేయగలదు ఇతర వ్యవస్థలలో కూడా వాడవచ్చు కాబట్టి నీటి పంపిణీ వ్యవస్థ IIT ఖరగ్పూర్లోని మా క్యాంపస్లో మా సౌకర్యాలలో ఒకటైన పరీక్ష బెడ్ స్కేల్లో నీటి పంపిణీని పర్యవేక్షించడానికి మనము SCADA ఆధారిత నియంత్రణ వ్యవస్థను ఎక్కడ ఉపయోగిస్తున్నామో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇవి ఈ విభిన్న భాగాలలో కొన్ని సెన్సార్స్ యూనిట్లు SCADA మాస్టర్ యూనిట్లు HMI లుఅంటేహ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్లు మరియు కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి వేర్వేరు సౌకర్యాలు ఉపయోగించబడుతున్నాయి మరియు అవి వేర్వేరు భాగాలు కాబట్టి ఇక్కడ SCADA యొక్క ఆర్కిటెక్చర్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్ అయిన HMI తో ప్రారంభిస్తారని మీరు చూడవచ్చు అప్పుడు మాస్టర్ యూనిట్ వస్తుంది ఇది HMI నుండి డిజిటల్ సిగ్నల్స్ తీసుకొని అనలాగ్ సిగ్నల్గా మారుస్థుంది కాబట్టి ప్రాథమికంగా ఈ మాస్టర్ యూనిట్లు HMI మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్ మధ్య కూర్చుని డిజిటల్ సిగ్నల్లను అనలాగ్గా మరియు అనలాగ్ను డిజిటల్గా మరియు దీనికి విరుద్ధంగా మారుస్తాయి మార్పిడి తర్వాత ప్రత్యేకమైన సిగ్నల్ ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ప్రవహిస్తుంది మరియు PLC కి RTU కి వెళుతుంది PLC నుండి సెన్సార్లు యాక్యుయేటర్లు వేర్వేరు ఫీల్డ్ పరికరాలు ఇలా నియంత్రించబడతాయి మరియు ఈ సమాచార మార్పిడి రెండు మార్గంల కమ్యూనికేషన్ ఇక్కడ మనం చూడగలిగే విధంగా డబుల్ హెడ్ బాణాలు ప్రాథమికంగా డబుల్ సైడెడ్ కమ్యూనికేషన్ SCADA వ్యవస్థలు ఉన్నాయని సూచిస్తాయి కాబట్టి ప్రస్తుతం నేను మీకు SCADA మరియు PLC ఉపయోగం యొక్క అనువర్తనాల్లో ఒకదాన్ని చూపించబోతున్నాను కాబట్టి ఈ అనువర్తనం నేను నీటి రంగం నుండి ఎంచుకున్నానునీటి పంపిణీ ముఖ్యంగా మరియు ఇది ప్రాథమికంగా నీటి వనరుల పాఠశాలలో IIT ఖరగ్పూర్లో మాకు ఉన్న సౌకర్యం కాబట్టి ఇది నీటి పంపిణీ పర్యవేక్షణ కోసం ఒక రకమైన ప్రయొగశాల పరీక్ష బెడ్ అమరిక ముఖ్యంగా లీకేజ్ మరియు స్వయంప్రతిపత్తి మరియు నిరంతర పర్యవేక్షణ మరియు మొదలైన వాటికి సంబంధించి కాబట్టి లీకేజీకి సంబంధించి నీటి పైపుల పర్యవేక్షణ మరియు ఇది నీటి నాణ్యతను పర్యవేక్షించే ఇతర రకాల పర్యవేక్షణకు కూడా విస్తరించవచ్చు కాబట్టి నా వద్ద నాతో ప్రొఫెసర్ మనోజ్ కుమార్ తివారీ ఉన్నారు అతను నీటి వనరుల పాఠశాలలో ఫ్యాకల్టీ సభ్యులు మరియు ఈ ప్రత్యేక విభాగంలో పీహెచ్డీ విద్యార్థి అయిన మిస్ దీనా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఉన్న ఈ ప్రత్యేక సౌకర్యం గురించి కొంచెం వివరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కాబట్టి ప్రొఫెసర్ తివారీ ఈ సెటప్ గురించి మీరు వివరించగలరా ప్రొఫెసర్ మిశ్రా ధన్యవాదాలు కాబట్టి వాస్తవానికి మీరు ఇక్కడ చూస్తున్నది ప్రొఫెసర్ మిశ్రా సూచించినట్లు ఇది నీటి పంపిణీకి ఒక పరీక్ష బెడ్ కాబట్టి ఇది నీటి పంపిణీ నెట్వర్క్ కోసం ఒక నమూనా సాధారణంగా మనం పొలాల్లో చూస్తాము మెయిన్స్ సబ్ మెయిన్స్ మరియు బ్రాంచ్ లేదా డిస్ట్రిబ్యూషన్ పైపులను సూచించే వివిధ పరిమాణాల పైపులు ఉన్నాయి మరియు ఈ నెట్వర్క్ వివిధ పీడన మీటర్లతో చక్కగా అమర్చబడి ఉంటాఇ ప్రస్తుతం నేను మీకు PLC మరియు SCADA ఆధారిత వ్యవస్థ యొక్క ఆచరణాత్మక ప్రదర్శనను చూపించబోతున్నాను కాబట్టి ఈ నిర్దిష్ట వ్యవస్థ నీటి పంపిణీ పర్యవేక్షణ గురించి అందువల్లనే IIT ఖరగ్పూర్లోని నీటి వనరుల పాఠశాలలో మనకు ఒక వ్యవస్థ ఉంది మరియు ఈ ప్రత్యేక వ్యవస్థ ప్రాథమికంగా నీటి పంపిణీపై చివరి నుండి చివరి పర్యవేక్షణను కలిగి ఉంది మరియు ఇది నీటి నాణ్యత పర్యవేక్షణకు కూడా విస్తరించబడుతుంది కాబట్టి మా వద్ద నీటి వనరుల పాఠశాల నుండి ప్రొఫెసర్ మనోజ్ కుమార్ తివారీ మరియు ఇక్కడ పీహెచ్డీ విద్యార్థి అయిన మిస్ దీనా ఉన్నారు కాబట్టి వారు కలిగి ఉన్న ఈ ప్రత్యేక సౌకర్యం గురించి మరింత వివరించమని నేను వారిని అభ్యర్థిస్తున్నాను ఆపై నీటిపంపిణీలోSCADA యొక్క అనువర్తనాలను కూడా పరిశీలిస్తాము కాబట్టి ప్రొఫెసర్ తివారీ మీకు ఉన్న ఈ సౌకర్యం ఏమిటి ధన్యవాదాలు ప్రొఫెసర్ మిశ్రా కాబట్టి వాస్తవానికి ఇది నీటి పంపిణీ నెట్వర్క్ యొక్క నమూనా వాస్తవ రంగంలో మనం చూసే నెట్వర్క్లు కాబట్టి వేర్వేరు పైపు పరిమాణాలు ఉన్నాయని మీరు చూడగలిగి ఉన్నాయి కాబట్టి కొన్ని సబ్ మెయిన్స్ మరియు బ్రాంచ్ పైపులను అనుకరిస్తున్నాయి కాబట్టి ఈ నెట్వర్క్ను అభివృద్ధి చేయాలనే ఆలోచన వాస్తవ క్షేత్రంలో వాస్తవంగా సంభవించే వాటిని పరీక్షించడం కాబట్టి ఈ నెట్వర్క్ లేదా ఈ వ్యవస్థ SCADA మరియు PLC ఆధారిత వ్యవస్థల ద్వారా నిజ సమయంలో నియంత్రించడానికి పర్యవేక్షించడానికి మరియు ఆపరేట్ చేయడానికి వివిధ పీడన సెన్సార్లు ప్రవాహం మానిటర్లు మరియు యాక్యుయేటర్లతో అమర్చబడి ఉంటుంది దీనా ఈ వ్యవస్థపై పనిచేస్తోంది కాబట్టి చూడండి వ్యవస్థ వివరాలను మరింత వివరిస్తుంది కాబట్టి దీనా దయచేసి వివరించగలరా ఇక్కడ విషయాలు ఎలా పని చేస్తాయో ధన్యవాదాలు సార్ ఇది నిజమైన నీటి పంపిణీ నెట్వర్క్ యొక్క నమూనా అని ఇప్పటికే వివరించబడింది మరియు నీటి పంపిణీ నెట్వర్క్లు విస్తారమైన ప్రాంతాలలో విస్తరిస్తాయని మనందరికీ తెలుసు అందువల్ల దాని మాన్యువల్ పర్యవేక్షణ చాలా సవాలు చేసే పని కాబట్టి SCADA మరియు PLC వాడకం ద్వారా ఈ వ్యవస్థల యొక్క రిమోట్ పర్యవేక్షణ యొక్క పద్దతిని రూపొందించడం మా పని యొక్క లక్ష్యం మనము నీటి పంపిణీ నెట్వర్క్కు వచ్చినప్పుడు నాణ్యత మరియు పరిమాణాత్మక పారామితులు రెండూ ముఖ్యమైనవి మరియు ప్రస్తుతం మనము పరిమాణాత్మక పారామితులను మాత్రమే పర్యవేక్షిస్తున్నాము ఇవి తప్పనిసరిగా వ్యవస్థ యొక్క ఇంటర్మీడియట్ స్థానాల్లో పీడన మరియు వ్యవస్థ యొక్క డిమాండ్ నోడ్ల వద్ద ప్రవాహం రేటు కాబట్టి ఇక్కడ ఉదాహరణకు పైప్ నెట్వర్క్ యొక్క జంక్షన్ వద్ద పీడన సెన్సార్ను వ్యవస్థాపించాము అదేవిధంగా ఈ నెట్వర్క్ యొక్క అనేక ప్రదేశాలలో మనకు పీడన సెన్సార్లు ఉన్నాయి మళ్ళీ మనకు ఇక్కడ నెట్వర్క్ యొక్క వివిధ ప్రదేశాలలో ఇన్స్టాల్ చేయబడిన యాక్యుయేటర్లు ఉన్నాయి కాబట్టి ఈ యాక్యుయేటర్లు వాస్తవానికి నియంత్రణ పరికరాలు ఇక్కడ మనము స్థానాల నుండి డిమాండ్ రేటును నియంత్రించగలము కాబట్టి ఇక్కడ మనకు నెట్వర్క్ యొక్క వేర్వేరు ప్రదేశాలలో ఉన్న యాక్యుయేటర్లు ఉన్నాయి మరియు ఈ యాక్యుయేటర్లు ప్రాథమికంగా నియంత్రణ పరికరాలు ఇక్కడ మనము నెట్వర్క్లోని ఈ ప్రదేశాల ద్వారా ప్రవహించే డిమాండ్ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు కాబట్టి నేను వాస్తవానికి జోడించగలిగితే ఈ బయటి ప్రవాహం జంక్షన్ నుండి ఎంత ప్రవాహాన్ని నిర్వహించాలో తెరవడం మొత్తం అటువంటి యాక్యుయేటర్లతో నియంత్రించబడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యాక్యుయేటర్లు ఒక పంపిణీ నెట్వర్క్ లేదా ఒక జంక్షన్ నుండి ఒక పంపిణీ పైపులోని ప్రవాహాన్ని నియంత్రించగలుగుతాయి మరియు ఇవి మరింతగా ఈ యాక్యుయేటర్లను రిమోట్గా నియంత్రించవచ్చురిమోట్గా పర్యవేక్షించవచ్చు కాబట్టి నిజ సమయ వ్యవస్థలో మాదిరిగానే పైపులోని ప్రవాహాన్ని నియంత్రించడానికి లేదా ఒక నిర్దిష్ట రంగం నుండి పంపిణీని లేదా డిమాండ్ను నిర్వహించడానికి క్రమబద్ధీకరించడానికి మనము ఎల్లప్పుడూ క్షేత్రానికి వెళ్లవలసిన అవసరం లేదు కాబట్టి నేను చూపించబోయే తదుపరి భాగం ప్రవాహం మీటర్లు పైప్ నెట్వర్క్లోని ప్రవాహం మీటర్లు తప్పనిసరిగా డిమాండ్ నోడ్ ఇక్కడ వినియోగదారులు తమ అవసరానికి నీటిని తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకు మాన్యువల్ తెడ్డు చక్రం ప్రవాహం మీటర్ ఉంది ఇక్కడ తెడ్డు చక్రం ప్రవాహం మీటర్ ద్వారా ప్రవాహాన్ని తెలుసుకోవడం కోసం విద్యుదయస్కాంత ప్రవాహ మీటర్తో అనుసంధానించబడి ఉంది కాబట్టి విద్యుదయస్కాంత ప్రవాహ మీటర్ SCADA వ్యవస్థ ద్వారా రిమోట్గా పర్యవేక్షించబడుతుంది మరియు డేటా మాసిస్టమ్లోమనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దీనా ఈ ప్రవాహం మీటర్ అంటే ఏమిటిఇది ఏమి చేస్తుంది సర్ ప్రాథమికంగా ప్రవాహం మీటర్ ఇక్కడ వ్యవస్థాపించబడింది కాబట్టి వినియోగదారుల వద్ద ఎంత డిమాండ్ వినియోగించబడుతుందో మాకు తెలుసు వాస్తవ డేటా వ్యవస్థల్లో ఈ డేటా అవసరం కస్టమర్ వాడుతున్న నీటి మొత్తంపై వినియోగదారులకు బిల్లు చేయడానికి ఈ డేటా అవసరం కాబట్టి ప్రతిదీ నిజ సమయంలో పర్యవేక్షించవచ్చు ఆSCADA లో SCADA ఆధారిత వ్యవస్థలు కాబట్టి వాస్తవానికి ఈ ప్రవాహం మీటర్ తప్పనిసరిగా ఇచ్చిన సందర్భంలో ప్రవహించే నీటి పరిమాణాన్ని నమోదు చేస్తుంది మరియు తరువాత దీనికి టోటలైజర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ పైపు ద్వారా మొత్తం నీరు ఎలా గడిచిందో కొంతకాలం మనకు తెలుస్తుంది అద్భుతమైనది వినియోగదారులకు బిల్లింగ్ చేసేటప్పుడు వాస్తవానికి ఇది ఉపయోగించబడుతుంది ఎందుకంటే వారి ఇళ్లకు ఎంత నీరు పోయింది మరియు వారు ఎంత వినియోగం చేశారు కాబట్టి దాని ఆధారంగా నీటి కోసం బిల్లింగ్ చేయవచ్చు కాబట్టి దీనా కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన పరికరం గురించి కొంచెం వివరించగలరా విస్కోమీటర్ అవును సార్ అవును సార్ కాబట్టి ఈ తెడ్డు చక్రం ప్రవాహం మీటర్ను ఒక సారి లాగాలి మరియు అందువల్ల మనము తెడ్డు చక్రం ప్రవాహం మీటర్ను ఇలా తెరుస్తాము ఈ తెడ్డు చక్రం ప్రవాహం మీటర్ తెరిచిన వెంటనే నీటి ప్రవాహం స్థిరీకరించబడుతుంది ఈ తెడ్డు చక్రం ప్రవాహం మీటర్ ద్వారా ప్రవాహం రేటు కోసం పఠనం ఇక్కడ ప్రదర్శించబడుతుంది మరియు కొంతకాలం పాటు ఈ ప్రవాహం మీటర్ గుండా వెళుతున్న మొత్తం నీటి పరిమాణం కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది కాబట్టి ప్రవాహం లేనప్పటికీ ప్రస్తుతం ఇధి కాబట్టి ఇది గంటకు 0 మీటర్ క్యూబ్ను తక్షణ ప్రవాహాన్ని చూపుతోంది టోటలైజర్ అది చెబుతోంది ఇది ప్రాథమికంగా 1300 మీటర్లకు పైగా క్యూబ్ ప్రవాహాన్ని ఒక నిర్దిష్ట వ్యవధిలో దాటింది కాబట్టి ఇలాంటి ఆపరేషన్ ఇన్స్టాల్ చేయబడింది లేదా 0 పాయింట్ వద్ద రీసెట్ చేయండి ఆ సమయం నుండి 1345 మీటర్ల క్యూబ్ ప్రవాహం ఇప్పటికే అక్కడ అంతటా దాటింది అద్భుతమైనధి మీరు కలిగి ఉన్న ఇతర సాధనాలు ఇక్కడ మీకు ఉన్నాయా వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ వంటి ఇతర సాధనాలు అది ఇక్కడ సరే చూడవచ్చు ఇది ప్రాథమికంగా డేటా మరియు రవాణాలను నిజ సమయంలో వాతావరణ డేటాను సేకరిస్తుంది మరియు ఈ నెట్వర్క్ నుండి మనం చేస్తున్న ఇతర ఆసక్తికరమైన పని ఏమిటంటే రియల్ ఫీల్డ్ నెట్వర్క్లో ప్రధాన సవాళ్లలో ఒకటి నీటి నష్టాల పరంగా కాబట్టి భారతదేశంలో పట్టణ పంపిణీ నెట్వర్క్ పంపిణీ నెట్వర్క్లు 40 శాతం చెప్పే క్రమంలో నష్టాలను మాత్రమే ఎదుర్కొంటున్నాయి అది భారీ మొత్తం సరఇనధి ఈ నష్టాలను నిజ సమయంలో లేదా తరువాత గుర్తించడానికి అక్కడ ఎటువంటి యంత్రాంగం లేదు ఎందుకంటే మనం గుర్తించకపోయే వరకు సరిదిద్దడం సాధ్యం కాదు కాబట్టి మొదటి సవాలు గుర్తించడం కాబట్టి ఈ రకమైన యాక్చుయేటర్లతో మనము ఈ నెట్వర్క్లలో కృత్రిమంగా లీక్లను సృష్టించి ఆపై పంపిణీ నెట్వర్క్ నుండి లీకేజీలను నిజ సమయంలో గుర్తించడానికి ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాము కాబట్టి ప్రొఫెసర్ తివారీ ఇంతకు ముందు మీరు ప్రస్తుతం నీటి పర్యవేక్షణ ముఖ్యంగా పంపిణీకి సంబంధించి నెట్వర్క్ ద్వారా పంపిణీపై నియంత్రణతో ఉన్నారని మరియు నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి మరియు నెట్వర్క్ యొక్క వివిధ పాయింట్ల వద్ద విస్తరించవచ్చా ఖచ్చితంగా తప్పకుండా కాబట్టి మనము నాణ్యతా పరామితిని పర్యవేక్షిస్తున్నామా లేదా పరిమాణ పారామితిని ఇష్టపడుతున్నామా వంటిది తెలుసుకొనుటకు మనకు సెన్సార్ ను ఇన్స్టాల్ చేయవచ్చు కాబట్టి దీని కోసం సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి మరియు మనము ఈ సెన్సార్లను ఈ నెట్వర్క్లో ఇన్స్టాల్ చేస్తే చివరికి మనకు దాని గురించి కొంత ఆలోచన ఉంటుంది కాబట్టి మనము ఈ విషయాలలో ఈ సెన్సార్లను వ్యవస్థాపించినప్పుడు మనము నిజ సమయ నీటి నాణ్యత పారామితులను కూడా పొందగలుగుతాము కాబట్టి వినియోగదారులకు వారి పంపిణీ నెట్వర్క్ ద్వారా లేదా వారి నీటి సరఫరా వ్యవస్థల ద్వారా లభించే నీటి నాణ్యత పోర్టబుల్ నాణ్యత లేదా దేశీయంగా ఉపయోగపడే నాణ్యతతో ఉందని మనము ప్రాథమికంగా భరోసా ఇవ్వగలము కాబట్టి ఈ విభిన్న సెన్సార్ విలువ ఎక్కడ నుండి వచ్చిందో ఈ ప్రత్యేక స్థానం లేదా స్థానం నుండి తెలుసుకోవచ్చు ఖచ్చితంగా ప్రొఫెసర్ మిశ్రా కాబట్టి ఈ పరికరాలన్నీ సెన్సార్లను కూడా జియో ట్యాగ్ చేయవచ్చు కాబట్టి మనం మెట్ల మీదకు వెళ్దాం మరియు వివిధ ప్రదేశాలలో ఉన్న ఈ సెన్సార్లు ఈ విషయంలో ఎలా ట్యాగ్ చేయబడినవో అక్కడ చూడవచ్చు కాబట్టి మీరు ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు ఏ స్థానం నుండి ఖచ్చితంగా డేటా వచ్చింది ఏ ప్రదేశం నుండి మనం ఎంత పఠనం లేదా నాణ్యత లేదా పరిమాణ సెన్సార్ల సహాయంతో నిజ సమయంలో ఈ నిర్దిష్ట స్థానాలు చూస్థము ధన్యవాదాలు కాబట్టి మనం ఇప్పటివరకు చూసినది ప్రాథమికంగా నీటి పంపిణీ నెట్వర్క్ దాని భౌతిక భాగం పరీక్ష బెడ్ విలువలు కూడా నిర్దిష్ట విలువవచ్చినచోట నుండి నిర్దిష్ట భౌగోళిక స్థానంతో ట్యాగ్ చేయబడతాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ కేంద్ర బిందువు నుండి పర్యవేక్షించవచ్చు ఇక్కడ ప్రాథమికంగా ఒకరు కూర్చుని నీటి పంపిణీ వ్యవస్థ యొక్క పూర్తి చిత్రాన్ని చూడవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక సదుపాయం వ్యవస్థాపించబడిన ఇతర ప్రదేశం నుండి మనము మెట్ల మీదకు వెళ్తాము మరియు అక్కడి నుండి ఆ నిర్దిష్ట ప్రదేశం నుండి విషయాలు ఎలా పర్యవేక్షించబడుతున్నాయో చూడవచ్చు ఇది SCADA తో ప్రారంభించబడింది ఇది PLC తో ప్రారంభించబడింది కాబట్టి మొత్తం నీటి పంపిణీనెట్వర్క్నుకేంద్రంగా పర్యవేక్షించడానికి ఈ SCADA మరియు PLC ఆధారిత వ్యవస్థ మనకు ఎలా సహాయపడుతుందో చూడబోతున్నాం కాబట్టి మనము ఇప్పటివరకు నియంత్రణ రూమ్లో ఉన్నాము మీరు ఇప్పటివరకు చూసిన నీటి పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించవచ్చు మరియు కేంద్రంగా నియంత్రించవచ్చు కాబట్టి నా వెనుక భాగంలో ప్రాథమికంగా PLC కంట్రోలర్ ఉంది మరియు నా ఎడమ వైపున పర్యవేక్షక నియంత్రణ మరియు పర్యవేక్షణలో సహాయపడే SCADA ఆధారిత వ్యవస్థ ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నది ఈ ప్రత్యేకమైన ప్యానెల్ లోపల ఉన్నదాన్ని నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇది PLC నియంత్రణ ప్యానెల్ కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఎలక్ట్రానిక్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇదే ప్రధాన విషయం PLC కంట్రోలర్ ఇది ప్రధాన PLC కంట్రోలర్ మరియు దీనా మనము ఇక్కడ ఉన్న విభిన్న ఇతర కార్యాచరణలను వివరించమని నేను ఇప్పుడు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను తప్పకుండా సార్ మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇక్కడ వైర్ల వ్యవస్థ పై అంతస్తులోని సెన్సార్ లకు అనుసంధానించబడి ఉంది ఇక్కడ మనము ఇప్పటికే సిస్టమ్ను చూశాము కాబట్టి అన్ని పీడన సంకేతాలు మరియు ప్రవాహ సంకేతాలు అనలాగ్ రూపంలో ఉంటాయి మరియు ఇది వైర్ల వ్యవస్థ ఈ స్థానానికి బదిలీ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ భాగాలన్నీ ప్రాథమికంగా అనలాగ్ సిగ్నల్స్ ను డిజిటల్ రూపంలోకి మార్చడం జరుగుథుంధి అలాగే మరియు ఈ భాగాలు ఆ ప్రయోజనం కోసం అయితే ఇది ఈ వ్యవస్థ యొక్క ప్రధాన భాగం ఇక్కడ ఇవి అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్స్ ఇవి రెండు అనలాగ్ అవుట్పుట్లు మరియు ఇవి డిజిటల్ అవుట్పుట్లు మరియు మీరు ఇప్పటికే చెప్పినట్లుగా ఇది PLC కాబట్టి నేను దీనిపై కొంచెం ఎక్కువ జోడిస్తాను కాబట్టి ఈ భవనం యొక్క పైకప్పుపై నెట్వర్క్ వ్యవస్థాపించబడినందున కాబట్టి మనము సిగ్నల్స్ పొందుతున్నాము లేదా ఈ వైర్ల ద్వారా సెన్సార్ల నుండి పర్యవేక్షించబడుతున్నాము కాని పెద్ద రంగాలలో ఈ SCADA వ్యవస్థలు లేదా రియల్ ఫీల్డ్ వ్యవస్థలలో ఏమి జరుగుతుందో మనం దానిని వర్తింపజేస్తే పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అని చెప్ప గలము మరియు వ్యవస్థ వాస్తవానికి ఉంది అక్కడ కొన్ని ప్రదేశాలలో కాబట్టి ఇది చాలా కష్టం అవుతుంది దూర ప్రాంతాల నుండి వైర్డు సిగ్నల్ పొందడానికి కాబట్టి మనం ఉపయోగించగలిగేది ఏమిటంటే మనం వైర్లెస్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు కాబట్టి డేటాను రికార్డ్ చేసే సెన్సార్లు మరియు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా నేరుగా PLCకి పంపవచ్చు అద్భుతమైనధి కాబట్టి ప్రాథమికంగా మీరు చెబుతున్నది ఏమిటంటే వైర్డు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి బదులుగా నిజమైన సెన్సార్ల నుండి డేటా ను ఈ ప్రత్యేకనియంత్రణకుపంపడానికి మనము వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు ఖచ్చితంగా మరియు ఇది వాస్తవానికి స్థానంలో ఉంది మరియు ఇది ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో వ్యవస్థాపించబడింది మరియు మీరు ఇలా చెబుతున్నప్పుడు ఇది మరింత ఉపయోగకరంగా మరియు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే వైర్లెస్ టెక్నాలజీ ద్వారా మీరు నిజంగా తీగలను తీయవలసిన అవసరం లేదు మీరు వేర్వేరు తంతులు ద్వారా కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఇది చాలా సులభమవుతుంది ఎందుకంటే PLCకి మొత్తం సమాచారాన్ని తీసుకురావడానికి ఇంత పొడవైన వైర్డు వ్యవస్థను వ్యవస్థాపించాల్సిన అవసరాన్ని మీరు ప్రాథమికంగా నియంత్రించాల్సిన అవసరం లేదు మీరు సెన్సార్ దాన్ని రికార్డ్ చేయవచ్చు మరియు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా ఇది నేరుగా PLC వ్యవస్థకు పంపుతుంది మరియు మిగిలిన ప్రక్రియ అప్పుడు సులభం అవుతుంది ధన్యవాదాలు కాబట్టి నా కుడి వైపున ప్రాథమికంగా SCADA HMI ఉంది ఇది ప్రాథమికంగా మొత్తం నీటి పంపిణీ వ్యవస్థను గ్రాఫిక్గా చూడటానికి మీకు సహాయపడుతుంది మరియు ప్రాథమికంగా ఏ సమయంలో నుండి ఎంత నీరు ప్రవహిస్తుందో మరియు ఏదైనా లీకేజీ ఉంటే కూడా పూర్తి జ్ఞానం కలిగి ఉండాలి ఈ ప్రత్యేక ఇంటర్ఫేస్ ద్వారా కూడా గుర్తించగల పాయింట్లు వున్నఇ కాబట్టి ఈ ప్రత్యేక ప్యానెల్లో లీకేజీని ఎలా పర్యవేక్షించవచ్చో మీరు మాకు చూపించగలరా తప్పకుండా సార్ సర్ ఒక ప్రయోగాత్మక ప్రయోజనం కోసం నేను ఒక ప్రదేశంలో లీకేజీని సృష్టించాలనుకుంటే నేను HMI నుండి నియంత్రణ కలిగి ఉన్న యాక్యుయేటర్లను ఉపయోగిస్తాను కాబట్టి ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా ఇది ఇప్పుడు సున్నా శాతం అంటే దీనికి లీకేజీ లేదు కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసాను మరియు నేను సృష్టించదలచిన లీకేజీ యొక్క కావలసిన శాతాన్ని క్లిక్ చేస్తాను మరియు అదే శాతం ఓపెనింగ్ వాస్తవ వ్యవస్థలో జరుగుతుంది మరియు ఇక్కడ చూపిన విధంగా నీరు ప్రవహిస్తుంది కాబట్టి ఈ లీకేజీని వాస్తవానికి మనం చర్చిస్తున్న లీకేజీని గుర్తించడం వంటిది ఎందుకంటే ఇది ప్రయోగాత్మక నెట్వర్క్ కాబట్టి ఇక్కడ మనము కృత్రిమంగా లీకేజీని సృష్టిస్తాము అంతా సరైనది ఆపై మనము అభివృద్ధి చేస్తున్న సాఫ్ట్వేర్ అనుకరణ ద్వారా మనము స్థానాన్ని మరియు కొంతవరకులీకేజీయొక్క పరిమాణాత్మక పరిమాణాన్ని గుర్తించగలుగుతాము కాబట్టి ప్రొఫెసర్ తివారీ కాబట్టి మీకు ఇక్కడ అద్భుతమైన సౌకర్యం ఉంది కాబట్టి SCADA ఆధారిత వ్యవస్థలు ప్రతిచోటా అందుబాటులో ఉన్నాయి మరియు అందువల్ల నీటి పంపిణీ పర్యవేక్షణ కోసం SCADA ఆధారిత వ్యవస్థను ఉపయోగించటానికి ఇది ఒక ఉదాహరణ మరియు మొదలైనవి ఇది ఒక ప్రైవేట్ పొలంలో ఒకటి అభివృద్ధి చేసింది మీరు ధిని గురించి కొంత మాట్లాడగలరా ఇది వాస్తవానికి చెన్నైకి చెందిన కంపెనీ PLC సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి వారు ఈ సంస్థాపన చేసారు మరియు ఇది దేశంలో ఇదే మొదటి సదుపాయం అని నాకు తెలుసు ఇక్కడ ప్రయోగశాల స్థాయిలో మనము ప్రాథమికంగా నియంత్రణను పర్యవేక్షించవచ్చు మరియు నీటి పంపిణీ నెట్వర్క్ను ఆపరేట్ చేయడానికి ప్రయత్నించవచ్చు సరే ప్రాథమికంగా ఈ రకమైన సంస్థాపన సహాయంతో మీరు నిజమైన పంపిణీ వాతావరణంలో నీటి పంపిణీ యొక్క ప్రవర్తనను అనుకరించగలరా ఖచ్చితంగా ఖచ్చితంగా ధన్యవాదాలు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఒకరు చూడగలిగే తేడాలు ఇవి మరియు మీరు SCADA PLC లు ప్రాసెస్ నియంత్రణ మరియు మొదలైన వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ సూచనలు కొన్నిఇవి కొన్నింటిని నేను మిమ్మల్ని తెలుసు కోమని ప్రోత్సహిస్తాను దీనితో మనము ఈ ప్రత్యేక ఉపన్యాసం ముగింపుకు వచ్చాము ధన్యవాదాలు